శుభాకాంక్షలు మరియు TALE మాడ్యూల్ 3 యూనిట్ 4 కు స్వాగతం ఇది హౌ బ్రెయిన్స్ లెర్న్ గురించి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము సహజంగానే అరగంట సెషన్ మెదడు యొక్క అన్ని అంశాలను అర్థం చేసుకోవడానికి సరిపోదు ఇది నేటి నాటికి ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన విషయం మెదడు యొక్క చాలా సరళమైన నిర్మాణం మరియు మెదడు యొక్క అనాటమీ ఆధారంగా నేర్చుకోవడం మరియు బోధించడం యొక్క కొన్ని లక్షణాలు మెదడు యొక్క నిర్మాణం మరియు పనితీరుకు ఎలా సంబంధం కలిగి ఉంటాయో చూడటానికి మనము ప్రయత్నిస్తున్నాము అంతకుముందు యూనిట్లో అదే చేయడానికి మనము ప్రయత్నించాము ఇప్పటికే ఉన్న యూనిట్లో మనము ప్రాసెస్ తో కొనసాగుతాము ఇంద్రియాల నుండి షార్ట్ టర్మ్ మెమరీ లో సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి వీలు కల్పించే బోధనా పద్ధతులను మనం ఉపయోగించవచ్చా ఈ నిబంధనలన్నీ నిర్వచించబడతాయి మనము ఈ ప్రశ్నలకు వెళ్ళే ముందు మనము మరొక సమస్యను పరిష్కరించాలి ఉపాధ్యాయులుగా మనము పని చేస్తున్నాము మరియు బోధించాము మరియు మన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా మనము చాలా నిర్ణయాలు తీసుకున్నాము అవి పని చేస్తున్నట్లు అనిపిస్తుంది బ్రెయిన్ సైన్స్ గురించి మనం ఉపాధ్యాయులు ఎందుకు తెలుసుకోవాలి ఉపాధ్యాయులపై జరుగుతున్న పరిశోధనల ద్వారా ఇది ఎక్కువగా అంగీకరించబడుతోంది అందువల్ల విద్యార్థులు మెదడు ఎలా పనిచేస్తుందో బాగా అర్థం చేసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు కాబట్టి సిఫారసు ఏమిటంటే మీరు ఒక క్రెడిట్ కోర్సు యొక్క చిన్న కోర్సును కలిగి ఉండవచ్చు అది మెదడు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి విద్యార్థులకు విద్యార్థులకు కూడా తగిన సమయంలో అందించవచ్చు కానీ మానవ మెదళ్ళు ఎలా పనిచేస్తాయో వెనుక ఉన్న అన్ని క్లిష్టమైన ప్రక్రియలను విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు అర్థం చేసుకోవలసిన అవసరం లేదు ఉదాహరణకు సుమారు 100 బిలియన్ న్యూరాన్లు మరియు జీవరసాయన ప్రక్రియ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవలసిన అవసరం లేదు మనకు మొత్తం అర్ధమయ్యే ఒక నిర్దిష్ట స్థాయిలో చూస్తాము ఉపాధ్యాయులకు మరింత ముఖ్యమైనది ఏమిటంటే మానవులు మరియు వారి మెదళ్ళు ఎలా అభివృద్ధి చెందాయో తెలుసుకోవడం మానవులు అభివృద్ధి చెందుతున్న విధానం కాగ్నిటివ్ అనుభవాలు ఏకకాలంలో జరుగుతున్నాయి మనం నేర్చుకుంటున్నప్పుడల్లా మూడు కోణాలు ఉన్నాయి కాగ్నిటివ్ కి బదిలీ చేయబడుతుందా అని నిర్ణయిస్తుంది తద్వారా మనకి కావలసినప్పుడు ఎప్పుడైనా గుర్తుకు తెచ్చుకోవచ్చు మన కాగ్నిటివ్ ఒక గురువుకు వీటి గురించి ఏదైనా తెలిస్తే అతను చాలా సంతృప్తికరమైన లేదా సమర్థవంతమైన బోధన చేయగలడు వీటిలో కొంచెం ఎక్కువ చూద్దాం కాగ్నిటివ్ గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది అంటే మనం ఇప్పటికే అనుభవించిన అనుభవాలు మరియు తరగతి గదిలో జరుగుతున్నవి మనం సమాచారాన్ని వివరించే మరియు ప్రాసెస్ చేసే విధానాన్ని ఆకృతి చేస్తాయి ఒక విషయం గుర్తుంచుకోవాలి మన మెదళ్ళు పాసివ్ గా ఉండవు మరియు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటాయి మీరు ఉపాధ్యాయుడు చెప్పేది చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు మెదడులోని వివిధ భాగాలు నేపథ్య శబ్దాలను ట్యూన్ చేయడంలో పనిచేస్తున్నాయి గదిలోని ఇతర వ్యక్తుల పట్ల తక్కువ శ్రద్ధ వహించండి మరియు మొత్తంగా మీరు పదాలపై దృష్టి పెట్టండి ఇతర వ్యక్తులు మిమ్మల్ని కలవరపెడుతుంటే గురువు చెబుతున్న దానిపై మీరు దృష్టి పెట్టలేరు పెద్ద శబ్ద నేపథ్య శబ్దాలు ఉండవచ్చు తరగతి గది వెలుపల ఏదో జరుగుతోంది కొంత నిర్మాణం జరుగుతోంది డ్రిల్లింగ్ మెషిన్ ఆన్ చేయబడింది గురువు చెబుతున్న దానిపై మీరు ఎక్కువ శ్రద్ధ చూపగలరా అని నేపథ్య శబ్దం గణనీయంగా ప్రభావితం చేస్తుంది జ్ఞాపకం చేసుకునేది అతి పెద్ద సిగ్నల్ అని అర్థం చేసుకోవచ్చు మరియు దీని అర్థం ఇది బ్యాక్గ్రౌండ్ శబ్దం లేదా మీ ప్రక్కన ఎవరైనా మీతో మాట్లాడటం లేదా గురువు ఏమి చెబుతున్నారనేది ఈ సంకేతాలను శ్రద్ధ మరియు వ్యక్తిగత మరియు సామాజిక రెలెవన్స్ వంటి వాటి ద్వారా విస్తరించవచ్చు ఉపాధ్యాయుడు ఏదో ప్రదర్శిస్తున్నప్పుడు మీరు చుట్టూ చాలా విషయాలు ఉన్నప్పటికీ పెద్ద శబ్దంగా మార్చాలనుకుంటున్నారు మరియు ఉపాధ్యాయుడు ఏమి చెబుతున్నారో దానిపై శ్రద్ధ పెట్టడం ద్వారా చేయవచ్చు మరియు మీరు పరిగణించేది కూడా ఆ నిర్దిష్ట కోర్సు మరియు మీరు పరిష్కరించే అంశానికి వ్యక్తిగత మరియు సామాజిక రెలెవన్స్ ని కూడా కనుగొంటారు ఒక ఉపాధ్యాయుడు ఈ నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే అతను బోధించే వాటిని చాలా పెద్ద సంకేతంగా చేయవచ్చు ఉదాహరణకు మరొక నేపథ్య శబ్దం ఫ్యాన్స్ చాలా తరగతి గదుల్లో నడుస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటుంది మరియు అనుబంధ శబ్దం ఎల్లప్పుడూ ప్రదర్శించబడుతున్న వాటికి భంగం కలిగిస్తుంది అయినప్పటికీ మరొక సమస్య ఉంది సామాజిక మరియు భావోద్వేగ కారకాలు విద్యార్థుల కాగ్నిటివ్ సామర్ధ్యాలను కూడా ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు బోధించబడుతున్న వాటిపై శ్రద్ధ చూపవద్దని భావోద్వేగ కారకం మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది ఏమి జరుగుతుందో సమాచారం ఎలా ప్రాసెస్ అవుతుందో అర్థం చేసుకోవడం మెదడులోని సామాజిక భాగాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి సహాయపడుతుంది మెదడు యొక్క సామాజిక భాగాన్ని మెరుగుపరిచే తరగతి గదిలో మీరు దానిని ఎలా చూసుకుంటారు మీరు పీర్ వర్క్ ని పరిచయం చేసినట్లు అంటే మీరు పని చేయడానికి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులకు ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తారు లేదా మీరు ఒకరికి ఒక బోధనను శిక్షణ ఇస్తున్నారు లేదా ఇతర పరికరాలు లేదా ఇంటర్నెట్ పరికరాల్లో భాగంగా సెల్ ఫోన్ల వంటి సాధనాలను కూడా పొందుపరుస్తున్నారు కానీ ప్రస్తుతం సాధారణంగా పరధ్యానంగా ఉన్నప్పటికీ సెల్ ఫోన్లను సరిగ్గా ఉపయోగించుకోవటానికి మీరు అతని దృష్టిని ఆకర్షించగలిగితే ఒక సెల్ ఫోన్ను చాలా సమర్థవంతంగా ఉపయోగించవచ్చు ఇది సవాలుగా ఉంటుంది గురువు మెదడు విజ్ఞానం గురించి తెలుసుకోవటానికి ఇవి కొన్ని కారణాలు మరియు నా అభిప్రాయం ప్రకారం విద్యార్థి కూడా దాని గురించి కొంత తెలుసుకోవాలి కాబట్టి లోపల ఏమి జరుగుతుందో మీరు అర్థం చేసుకున్నప్పుడు అయితే మీరు ఆ పరిస్థితికి ప్రతిస్పందించగలుగుతారు మరియు అభ్యాస పరంగా మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారని చూడవచ్చు మనము మెదడు ప్రక్రియల యొక్క అన్ని కోణాలను చూడము ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ పై దృష్టి పెడతాము ఒకసారి కంప్యూటర్లు 1950 మరియు 1960 లలో ఉనికిలోకి వచ్చాయి మరియు మెదడును రూపొందించడానికి కంప్యూటర్ రూపకం ఉపయోగించబడుతోంది అంటే మీరు ఇంద్రియాల ద్వారా సమాచారం వస్తున్న కొన్ని ఇన్పుట్ పరికరం మీరు ఉన్నారని అర్థం కాబట్టి ఇవన్నీ ఇన్పుట్ పరికరాలు ఆపై మీకు మెమరీ ఉంది ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తున్నది మరియు మొదలైనవి కంప్యూటర్ రూపకం సముచితమైనదిగా కనిపిస్తోంది సమాచారం ఎలా ప్రాసెస్ చేయబడుతుందో వివరించడానికి ప్రజలు ఇప్పటికీ కంప్యూటర్ రూపకాన్ని ఉపయోగిస్తున్నారు మొదటి విషయం మెదడు సమాచారాన్ని నిల్వ చేస్తుంది కానీ సమస్య ఏమిటంటే కంప్యూటర్లో జరిగేటప్పుడు నేర్చుకోవడం నిల్వ చేయడం మరియు గుర్తుంచుకోవడం స్థిర ప్రక్రియలు కాదు మెమరీలో కొంత భాగం ఉపయోగించబడుతుంది మరియు తరువాత ఒక CPU ఉంది అప్పుడు మీరు ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసి తిరిగి మెమరీలో ఉంచండి ఇది మెదడులో జరిగే విధంగా జరగదు అందువల్ల మీరు ప్రతిదానికీ కంప్యూటర్ రూపకాన్ని ఉపయోగించడం భరించలేరు ఈ ప్రాసెసర్ అభ్యాసం నిల్వ మరియు గుర్తుంచుకోవడం డైనమిక్ మరియు ఇంటరాక్టివ్ ప్రక్రియలు ప్రతిసారీ మీరు ఈ పనులలో దేనినైనా చేస్తే మీరు తప్పనిసరిగా అదే విధంగా చేయడం లేదు మన పర్యావరణం నుండి వచ్చిన సమాచారం మరింత ప్రాసెసింగ్ కోసం ఇంద్రియాలచే ఎలా తిరస్కరించబడిందో లేదా అంగీకరించబడిందో మరియు వారు ఎలా అంగీకరించారు సమాచారం ప్రాసెస్ చేయబడుతుందో అది ఏ పరిస్థితులలో నిల్వ చేయబడుతుందో పరిష్కరించే ఒక నమూనా మనకు అవసరం ఉదాహరణకు కంప్యూటర్ నుండి అన్ని విధాలుగా మెదడు ఏమి సమాచారాన్ని పొందుతుందో మీరు చూస్తే కంప్యూటర్ దృక్పథం నుండి ఒక నిమిషం కన్నా తక్కువ అంగీకరించబడుతున్న లేదా తిరస్కరించబడిన సమాచారం సంవత్సరానికి నిర్వహించగలిగే పెద్ద కంప్యూటర్ను మించిపోతుంది అంటే మీ వద్దకు వస్తున్న 99 9 శాతం సమాచారాన్ని తిరస్కరించడానికి మెదడు రూపొందించబడింది ఎందుకంటే డేటాను ఉత్పత్తి చేయడాన్ని అన్ని ఇంద్రియాలు అంగీకరించడంలో మీరు సహాయపడలేరు కంప్యూటర్ల యొక్క వేగవంతమైన విస్తరణ ఉన్నందున ఇది మెదడు పనితీరును వివరించడానికి కంప్యూటర్ మోడల్ వాడకాన్ని ప్రోత్సహించింది మరియు మీరు చిన్న హ్యాండ్హెల్డ్ కాలిక్యులేటర్ను కూడా పరిశీలిస్తే సంక్లిష్ట గణిత కార్యకలాపాలను పరిష్కరించడంలో మానవ మెదడును చేయలేము కాబట్టి మెదడు సంక్లిష్టమైన గణిత కార్యకలాపాలను రూపొందించడానికి రూపొందించబడలేదు మరియు కంప్యూటర్తో పోటీలో ఉండకూడదు కానీ ఈనాటి కంప్యూటర్లు చేయలేవు మానవ తీర్పు సౌలభ్యంతో తీర్పును అమలు చేయండి మానవులు తీర్పు చెప్పే విధానం కంప్యూటర్లు ప్రస్తుతం అలాంటి పని చేయలేవు మానవ మెదడు బహిరంగ సమాంతర ప్రాసెసింగ్ వ్యవస్థ బయట శారీరక మరియు సామాజిక ప్రపంచాలతో నిరంతరం సంకర్షణ చెందుతుంది ఇది ఎప్పటికప్పుడు దాని నుండి సాధారణతలను విశ్లేషిస్తుంది అనుసంధానిస్తుంది మరియు సంశ్లేషణ చేస్తుంది క్రొత్త అనుభవం వచ్చిన ప్రతిసారీ మనము ఆ సమాచారాన్ని మన ప్రస్తుత విషయంలోకి తీసుకుంటాము మరియు నేను దానిని అర్ధవంతం అనిపిస్తే నేను నా సాధారణతలను తిరిగి సంగ్రహించాను అంటే నేను ఇంతకు ముందు ఏమి చేస్తున్నానో నా తీర్మానాలు సవరించబడతాయి నా వద్దకు వస్తున్న సమాచారం అర్ధవంతమైనదని నేను కనుగొంటే నేను సంగ్రహించే విధానం మారవచ్చు మనము ప్రస్తుతం ఈ అర్ధవంతం గురించి మాట్లాడుతాము మెదడు గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనకు కంప్యూటర్లో విజువల్ ఇమేజ్ అంటే ఒక చిత్రం పెద్ద సంఖ్యలో నమూనాలుగా విభజించబడింది మరియు అవి నిల్వ చేయబడతాయి చిత్రం వేర్వేరు ప్రదేశాలలో నిల్వ చేయబడుతుంది మరియు అవి ఏదో ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి అంటే మెదడు ఒక నిర్దిష్ట చిత్రం యొక్క ఒక నమూనాను కలుపుతుంది మరియు వాటన్నింటినీ లింక్ చేస్తుంది మరియు ఏదైనా ఒక భాగాన్ని గుర్తుచేసుకుంటే మొత్తం గుర్తుకువస్తుంది మరీ ముఖ్యంగా హ్యూమన్ ప్రాసెసింగ్ లో భావోద్వేగాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మానవ మెదడు ద్వారా ఉత్పన్నమయ్యే ఆలోచనలు లాజికల్ ప్రతిపాదనల నుండి కాకుండా చిత్రాల నుండి వస్తాయి జ్ఞాపకాలు డైనమిక్ అంటే అవి కొత్త సమాచారాన్ని బట్టి నిరంతరం మారుతుంటాయి మరియు అవి మెదడులోని వివిధ భాగాలపై పంచి పెట్టబడతాయి క్రొత్త విషయాలు ప్రాసెస్ అవుతున్నప్పుడు మెదడు దాని స్వంత లక్షణాలను మార్చే ప్రతి అనుభవం ఫలితంగా మెదడు దాని స్వంత లక్షణాలను మారుస్తుంది సమయం ముగిసిన తర్వాత మీరు అదే సమాచారాన్ని చూసినప్పుడు మీరు దానిని భిన్నంగా ప్రాసెస్ చేస్తున్నారు ఎందుకంటే ఈ సమయంలో మెదడు మారిపోయింది కాబట్టి భవిష్యత్ కంప్యూటర్లలో కొంతకాలం మానవ మెదడు యొక్క ఈ లక్షణాలు సామర్థ్యాలు మరియు బలహీనతలను అనుకరించే అవకాశం ఉంది బహుశా ఒక దశాబ్దంలో ఉండవచ్చు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల సమయం పడుతుందో లేదో మనకు తెలియదు ఈ లక్షణాలను అనుకరించటానికి కంప్యూటర్ రూపొందించబడింది డేవిడ్ సౌసా నుండి విసిరివేయబడుతుంది ఎందుకంటే అవి చాలా ఉన్నందున మనకు ఆసక్తి ఉన్న వాటికి సంబంధించినది కాదు ఉదాహరణకు నేను ఇక్కడ కూర్చుని నా ముందు ఉన్న కుర్చీలన్నింటినీ చూస్తుంటే ఏర్పడిన చిత్రం ఫిల్టర్ అవుతుంది ఎందుకంటే ఇది సంబంధితమైనది కాదు దీని నుండి మిగిలి ఉన్నవి ఇప్పుడు తక్షణ జ్ఞాపకశక్తిలోకి ప్రవేశిస్తాయి ఈ గత అనుభవం సరిగ్గా విసిరివేయవలసినది ఏమిటో మనము నిర్ణయిస్తాము ఏది విసిరివేయబడాలి మరియు తక్షణ జ్ఞాపకశక్తికి ఏది రావాలో నిర్ణయించే గత అనుభవం ఇది నేను తక్షణ జ్ఞాపకశక్తిలోకి ప్రవేశిస్తున్నట్లు ఏ సమాచారం వచ్చినా దానిలో కొంత భాగం విసిరివేయబడుతుంది మరియు దానిలో కొంత భాగాన్ని మాత్రమే మనము వర్కింగ్ మెమరీ లోకి వస్తాము ఇదే గత అనుభవంతో కూడా నిర్ణయించబడుతుంది వర్కింగ్ మెమరీ నుండి దానిని అర్ధం చేసుకుని కొంత అర్ధాన్ని కనుగొన్న తరువాత ఈ సమాచారం దీర్ఘకాలిక మెమరీకి బదిలీ అవుతుంది అవి మోడల్లో క్యాబినెట్లను దాఖలు చేస్తాయి ఉదాహరణకు మీరు ఒక మూలకాన్ని నిల్వ చేసినప్పుడు అదే విషయానికి సంబంధించి ఫైలింగ్ క్యాబినెట్లలో ఒకదానికి ప్రవేశించవచ్చు మరియు మరొక నమూనా ప్రవేశించవచ్చు బదిలీ కావచ్చు ఇది ఎంత ఖచ్చితంగా జరుగుతుందో మనకు తెలియదు మొత్తం విషయం కలిసి ఉంటుంది ఈ ఫైలింగ్ క్యాబినెట్లలో నిల్వ చేయబడిన సమాచారం మనం సెల్ఫ్ కాన్సెప్ట్ కి తీసుకువస్తారు మరియు అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తారు దాని ఫలితాలు మళ్ళీ నిల్వకు తిరిగి వెళ్ళవచ్చు స్థూలంగా ఇది ప్రస్తుత మోడళ్లలో ఒకటి ఇది పూర్తిగా ఆమోదించబడిన మోడల్ అని మనము చెప్పము ఎందుకంటే ఇది మోడల్ అని ప్రజలందరూ ఖచ్చితంగా అంగీకరించరు ఇది ఒక రకమైన పరిణామం మొత్తం నిర్మాణం ఎలా ఉందో మనము ఇప్పటికే చూశాము ఇప్పుడు సమాచారం ఎలా బదిలీ అవుతుందో ప్రత్యేకంగా పరిశీలిస్తాము ఇన్కమింగ్ సమాచారం ఫిల్టర్ చేసిన తర్వాత అది ఎంత ముఖ్యమో తెలుసుకోవడానికి ఇంద్రియాల నుండి సమాచారం సెన్సరీ రిజిస్టర్ సమాచారం వడపోస్తూ ఉంటుంది ఇన్కమింగ్ సమాచారం యొక్క వడపోత వ్యక్తి యొక్క గత అనుభవం ద్వారా ప్రధానంగా జరుగుతుంది సెన్సరీ మెమరీ రకాన్ని క్లియర్ చేస్తుంది ఇది ముందు చూపినట్లుగా స్వల్పకాలిక జ్ఞాపకశక్తి అని పిలవబడేది రెండు భాగాలను కలిగి ఉంటుంది ఒకటి ఇమ్మీడియేట్ మెమరీ భావించారు మోడల్లోని ఇమ్మీడియేట్ మెమరీ ముఖ్యంగా బెదిరింపులు మరియు భావోద్వేగాలు మెమరీ ప్రాసెసింగ్ను ప్రభావితం చేస్తాయి విద్యార్థులు కంటెంట్పై దృష్టి పెట్టడానికి ముందు శారీరకంగా సురక్షితంగా మరియు మానసికంగా భద్రంగా ఉండాలి కొన్నిసార్లు ప్రజలు శారీరకంగా సురక్షితంగా ఉండకపోవచ్చు కానీ శారీరక ముప్పు వచ్చే అవకాశం ఉంటే కానీ మానసికంగా భద్రంగా ఉంటుంది అది చాలా ముఖ్యమైనది ఒక నిర్దిష్ట తరగతి గదిలో విద్యార్థి మానసికంగా భద్రంగా ఉండకపోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయం చాలా పైన ఉందని లేదా గురువు చాలా భయపెడుతున్నాడని లేదా తనకు ఉన్న ఇతర భావాలను అతను అనుభవించవచ్చు ఉదాహరణకు పరీక్షలు వస్తున్నాయి మనము ఇంకా అక్కడ లేము కాబట్టి మీరు మానసికంగా డిస్టర్బ్ అవుతారు అవన్నీ మీరు కంటెంట్పై ఎంతవరకు దృష్టి పెట్టవచ్చో నిర్ణయిస్తాయి మనుగడను ప్రభావితం చేసే డేటా మరియు డేటాను సృష్టించే భావోద్వేగాలు కొత్త అభ్యాసం కోసం డేటా కంటే ముందుగానే ప్రాసెస్ చేయబడతాయి కాబట్టి ఉపాధ్యాయులు నిజంగా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ఈ రెండింటి నుండి డేటా మనుగడను ప్రభావితం చేస్తే మరియు డేటా వచ్చినప్పుడు భావోద్వేగాలను ఉత్పత్తి చేసేటప్పుడు అంటే ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి ఈ విషయంలో సౌకర్యవంతంగా ఉంటాడని నిర్ధారించుకోవాలి అప్పుడు మాత్రమే అతను సరిగ్గా నేర్చుకోగలడు అభ్యాస పరిస్థితుల గురించి భావన అంకితభావంతో నిర్ణయిస్తుంది అంతకుముందు అదే మాడ్యూల్లోని యూనిట్లో మనము పరిస్థితులను నేర్చుకోవడం గురించి కొంత సమయం ఖర్చు చేశాము మీరు గమనిస్తే అభ్యాస పరిస్థితులు అభ్యాస నాణ్యతను బాగా నాశనం చేస్తాయి నిర్వహణతో పాటు ఉపాధ్యాయుడు కూడా పరిస్థితిపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే విద్యార్థి నేర్చుకోబోతున్నాడా లేదా అనే దానిపై చాలా తేడా ఉంది వర్కింగ్ మెమరీ ముఖ్యమైనదిగా భావించిన దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత అది పని చేసే జ్ఞాపకశక్తికి వస్తుంది వర్కింగ్ మెమరీ పరిమాణంపై చాలా పరిశోధనలు జరుగుతాయి అందరికీ ఒకేలా ఉందా ఇది వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉందా ఏ వయస్సులో పరిమాణం మారుతుంది పని జ్ఞాపకాలు చాలా ఉన్నాయా అయినప్పటికీ విపరీతమైన పరిశోధనలు జరుగుతున్నాయి కాని మనము దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వర్కింగ్ మెమరీ కూడా ఒక తాత్కాలిక మెమరీ మరియు చేతన ప్రాసెసింగ్ జరిగే ప్రదేశం అయితే ఇంటర్మీడియట్ మెమరీ విషయంలో ఇది చేతన లేదా అపస్మారక ప్రాసెసింగ్ కావచ్చు పని చేసే జ్ఞాపకశక్తి గురించి మనం గుర్తుంచుకోవలసిన ఏకైక విషయం ఏమిటంటే ఇది చాలా పరిమిత సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది మన ఫోకస్ ని కలిగి ఉంది మరియు మన అటెంషన్ ని కోరుతుంది మనము వర్కింగ్ మెమరీ కి చాలా ఎక్కువ విషయాలు చాలా భావనలు చాలా ఇన్పుట్లు మరియు చాలా విధానాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే దానికి స్థలం ఉండదు వ్యక్తి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలోకి ఏదో ఒకదానిని నెట్టాలి ఉన్నదానితో వ్యవహరించాలి ఆపై అతను అతని మనస్సు చేయాల్సిన పనిని తిరిగి తీసుకురావాలి పని చేసే జ్ఞాపకశక్తి చాలా పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉందని ఉపాధ్యాయుడు లేదా ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలి వర్కింగ్ మెమరీలోని సమాచారం ఇంద్రియ మరియు ఇంటర్మీడియట్ జ్ఞాపకాల నుండి రావచ్చు లేదా దీర్ఘకాలిక మెమరీ నుండి తిరిగి పొందవచ్చు రెండు విధానాలు ఉన్నాయి ఫొనోలాజికల్ phonological మరియు విజువస్పేషియల్ రిహార్సల్ లూప్స్ visuospatial rehearsal loops ఫొనోలాజికల్ అంటే మీకు లభించే ఏదైనా వాయిస్ రకం సమాచారం మరియు విజువస్పేషియల్ రిహార్సల్ లూప్స్ సమాచారాన్ని ప్రాసెస్ చేసే మరియు ఎన్కోడ్ చేసే రెండు ప్రధాన లూప్స్ ఇవి మనము చెప్పినట్లుగా ఇది వేర్వేరు నమూనాలుగా విభజించబడింది మరియు ఈ నమూనాలు మరెక్కడ నిల్వ చేయబడతాయి ఆ ప్రాసెసింగ్ మెమరీలోకి వచ్చే డేటాను ఎన్కోడింగ్ చేయడం ఫొనలాజికల్ మరియు విజువస్పేషియల్ రిహార్సల్ లూప్లను ఉపయోగించి జరుగుతుంది వర్కింగ్ మెమరీ యొక్క పరిమిత సామర్థ్యం యొక్క చిక్కు ఏమిటి సమాచారం యొక్క భాగం చేయడం మనకు అవసరం ఒక నిర్దిష్ట వ్యవధిలో చాలా విషయాలు పెద్ద సంఖ్యలో భావనలు పెద్ద సంఖ్యలో విధానాలు ప్రదర్శించవద్దు ఆపై ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి లేదా విద్యార్థి సమస్యను పరిష్కరిస్తారని ఆశించండి దానిని భాగాలుగా విడదీయండి మీరు పూర్తి చేసిన పరిష్కరించే పూర్తిగా అర్థం చేసుకున్న మరియు దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి పంపే ప్రతి ఒక్కటి తదుపరి భాగం తెస్తుంది ఉపాధ్యాయుడు ఒక పాఠం ఫలితానికి సంబంధించిన అంశాల సంఖ్యను విద్యార్థుల సామర్థ్య పరిమితుల్లో ఉంచగలిగితే వారు నేర్చుకున్న వాటిలో ఎక్కువ గుర్తుంచుకునే అవకాశం ఉంది వాస్తవానికి చాలా మంది ఉపాధ్యాయులు దానిని అకారణంగా చేస్తారు కానీ మీకు దాని గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా సమాచారాన్ని తగినట్లుగా చూసుకుంటారు వర్కింగ్ మెమరీ కూడా తాత్కాలికమే మరియు పరిమిత సమయం వరకు మాత్రమే వస్తువులతో వ్యవహరించగలదు క్రొత్త సమాచారం రావడానికి మీరు స్థలాన్ని తయారు చేయవలసి ఉన్నందున మీరు ఎక్కువ కాలం సమాచారాన్ని ఉంచలేరు ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారో అది విద్యార్థి యొక్క ప్రేరణపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఆ ప్రత్యేక పాఠం మీద నాకు ఆసక్తి లేదు నేను ప్రేరేపించడను నేను త్వరగా పారవేస్తాను గాని నేను దాన్ని పారవేస్తాను లేదా ఆ బదిలీలో కొంత భాగాన్ని మాత్రమే దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలోకి తీసుకుంటాను విస్తృతంగా మీరు 15 నుండి 20 నిమిషాల భాగాలుగా ప్యాకేజింగ్ పాఠాలను 40 నిమిషాల పాఠం కంటే ఎక్కువ విద్యార్థుల అభిరుచులను కాపాడుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు నాకు 40 నిమిషాల సమయం అవసరమని కొందరు వాదించవచ్చు అవును మరియు మీరు దీన్ని చేయవచ్చు మీరు 40 నిమిషాల సెషన్ చేసిన ప్రతిసారీ కాదు విద్యార్థుల అభ్యాసం తగ్గుతుంది కాని సగటు విద్యార్థి దానిని 15 నుండి 20 నిమిషాల భాగాలుగా విభజించడం మంచిది అంటే ఆ 15 20 నిమిషాల ప్రదర్శన తర్వాత మీరు విద్యార్థులను వేరే పని చేసేలా చేసి ఆపై తదుపరి భాగం వద్దకు తిరిగి వస్తారు సమాచారం అర్ధవంతం మరియు అర్థం ఉంటే నిల్వ చేయబడవచ్చు రెండు పదాలు ఉన్నాయి భావం మరియు అర్థం ఈ రెండు భిన్నమైనవి అర్ధవంతం చేయడం అంటే అభ్యాసకుడు తన ఆమె గత అనుభవం ఆధారంగా ఒక అంశాన్ని అర్థం చేసుకోగలడు ఉదాహరణకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీరు రౌత్ హర్విట్జ్ ప్రమాణాలను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పండి మొత్తం లాజిక్ విద్యార్థికి అర్ధమే ఒక కోణంలో మాతృక లేదా సమీకరణం ఎలా వ్రాయాలి మరియు ఎడమ అర్ధ సమతలము మరియు కుడి అర్ధ సమతలములో మూలాల సంఖ్యను మీరు ఎలా గ్రాఫిక్గా నిర్ణయిస్తారు దాని యొక్క అన్ని గణితాలను మీరు అనుసరించవచ్చు కానీ మీకు ఏ అర్ధాన్ని మీరు కనుగొనలేకపోవచ్చు నేను ఎక్కడ ఉపయోగించబోతున్నాను ఆ సమయంలో అది నాకు అర్థం కాదు కాబట్టి ఏదో మీకు అర్ధమవుతుంది కానీ ఇది మీకు ఏమీ అర్ధం కాకపోవచ్చు అర్థం కలిగి ఉండటం అంశాలు అభ్యాసకుడికి సంబంధించినదా అని సూచిస్తుంది అభ్యాసకుడు దానిని 'అవును నేను ఎక్కడ ఉపయోగించబోతున్నానో నేను చూడగలను' అని మీరు కనుగొంటే అది మీకు సంబంధితంగా అనిపిస్తే మీరు ఖచ్చితంగా దాన్ని దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి బదిలీ చేస్తారు అదే అంశం మీకు ఏ అర్ధమూ లేకపోతే దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలోకి వెళ్ళే అవకాశం లేదు కానీ ఒకే అంశం తరగతి గదిలోని విద్యార్థులందరికీ సమానంగా ఉండే అవకాశం లేదు ఎందుకంటే ప్రతి విద్యార్థి భిన్నంగా ఉంటారు మరియు అతని గత అనుభవం భిన్నంగా ఉంటుంది కొంతమంది విద్యార్థులు దీనికి సంబంధించినది కొంతమంది విద్యార్థులకు ఇది సంబంధితంగా లేదు మేము చెప్పినట్లుగా భావం మరియు అర్ధం ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి మరియు సమాచారం నిల్వ చేయబడే సంభావ్యతపై సెన్స్మేకింగ్ కంటే అర్థం ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది ఒక సాధారణ ఉదాహరణ టెలివిజన్ కార్యక్రమం మీరు ఒక టెలివిజన్ కార్యక్రమాన్ని చూడవచ్చు అది మిమ్మల్ని అలరించవచ్చు ఇది మీకు అర్ధమే కానీ ఇది మీకు దీర్ఘకాలిక అర్ధాన్ని కలిగి ఉండదు మీరు టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వినోదాన్ని పొందుతున్నప్పుడు మీరు అన్ని వివరాలను మరచిపోతారు ఒక వ్యక్తి దానిని దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో నిల్వ చేయడం వృధాగా భావిస్తారు నిల్వ జరగడానికి సెన్స్ మరియు లేదా అర్ధం కొంతవరకు ఉండాలి తరగతి గదిలో జరుగుతున్న ఏదైనా ప్రత్యేకమైన అభ్యాసం నిల్వ జరగడానికి కొంత భావం మరియు కొంత అర్ధం ఉండాలి మరియు అది ఒక సవాలు ఉపాధ్యాయుడు విద్యార్థులు అర్ధవంతం అవుతారని నేను ఎలా నిర్ధారిస్తాను మరియు వారికి అర్థమయ్యేలా నేను వారికి ఎలా సంబంధితంగా చేస్తాను విద్యార్థులు అర్థాన్ని కనుగొంటారని మనము ఆశించే మార్గాలలో ఒకటి పాఠ్యప్రణాళికలో వారి గత అనుభవాలకు కనెక్షన్లు ఉన్నాయని నిర్ధారించుకోవాలి అది వారి గత అనుభవానికి సంబంధించినది కాకపోతే ఇది చాలా వింతైనది మరియు క్రొత్తది ప్రదర్శించబడుతోంది విద్యార్థులకు దానికి అర్థం ఉండదు కాబట్టి ఇది దీర్ఘకాలిక మెమరీలో నిల్వ అయ్యే అవకాశం లేదు పాఠ్యాంశాలను ఏకీకృతం చేయడం ద్వారా విద్యార్థులు విషయ ప్రాంతాల మధ్య సంబంధాలను ఏర్పరచుకున్నప్పుడు ఇది అర్థం మరియు నిలుపుదలని పెంచుతుంది ప్రత్యేకించి వారు కొత్త అభ్యాసానికి భవిష్యత్తులో ఉపయోగించడాన్ని గుర్తించినప్పుడు కాబట్టి దీని అర్థం ఏమిటి కోర్సులు రూపొందించబడిన విధానం అవి ఎలా పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి ఒకదానికొకటి ఎలా అవసరం సీక్వెన్సింగ్ ఇవన్నీ విద్యార్థికి అర్థాన్ని కనుగొనడానికి చాలా జాగ్రత్తగా రూపొందించాల్సి ఉంటుంది అతను అర్థం కనుగొనకపోతే ఉత్తీర్ణత సాధించవచ్చు అతను ఇంకా గ్రేడ్ పొందవచ్చు కాని ఆ సమాచారం ఏదీ దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిలో నిల్వ చేయబడదు

ఒక అభ్యాసకుడు 24 గంటల తర్వాత కొత్త అభ్యాసాన్ని గుర్తుకు తెచ్చుకోలేకపోతే మీరు 24 గంటలు ఏదైనా వేచి ఉండండి మనము గుర్తుకు తెచ్చుకోలేకపోతే అది శాశ్వతంగా నిల్వ చేయబడని అధిక సంభావ్యత ఉంది మరియు అందువల్ల ఎప్పటికీ గుర్తుకు రాదు అంటే పని చేసే మెమరీ స్థాయిలో మీ ఇతర కారకాలు బెదిరింపు కారకం లేదా భావోద్వేగ కారకం లేదా శ్రద్ధ లేనివి మొదలైనవి నిల్వ దానిని తిరస్కరించింది ఆపై 24 గంటల తర్వాత మీకు గుర్తుండదు అంటే అది శాశ్వతంగా నిల్వ చేయబడదు అంటే ఏదైనా ముఖ్యమైనది అయితే విద్యార్థి మళ్ళీ మొత్తం ప్రక్రియ ద్వారా వెళ్ళాలని భావిస్తున్నారు మీరు నేర్చుకునే అవకాశాన్ని వృధా చేస్తున్నారు ఆ అనుభవం వృధా అవుతుంది మీరు ఆ అనుభవం చేయవలసి వస్తే మీ స్వంతంగా మరోసారి వెళ్ళాలి ఉదాహరణకు పరీక్షకు ముందే విషయాన్ని సమీక్షించడం వల్ల విద్యార్థులను తక్షణ ఉపయోగం కోసం వర్కింగ్ మెమరీలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది అక్కడే ఉపాధ్యాయులు పాల్గొంటారు కానీ ఇది వాస్తవానికి దీర్ఘకాలిక నిల్వలో నిల్వ చేయబడిందని ఎటువంటి హామీ లేదు అంటే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం సరిపోతుంది కాని ఆ సమాచారం ఆచరణాత్మకంగా మరచిపోతుంది ఉపాధ్యాయులు ఇది చాలా సాధారణమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇంతకుముందు రెండు సెమిస్టర్లలో నేను ఏదో నేర్చుకున్నాను దానికి సంబంధించిన ఏదైనా నాకు గుర్తు లేదని ఎవరో చెప్పారు కంటెంట్కు సంబంధం లేదు అవి కనెక్ట్ కాలేదు మరియు వర్కింగ్ మెమరీని దీర్ఘకాలిక మెమరీకి బదిలీ చేసే మొత్తం ప్రక్రియ ద్వారా విద్యార్థి వెళ్ళలేదు దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి మరియు దీర్ఘకాలిక నిల్వ భిన్నంగా ఉంటాయి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ఉంది కానీ అది ఎలా నిల్వ చేయబడుతుంది సరిగ్గా ఎక్కడ పంపిణీ చేయబడుతుంది అవి ఎలా అనుసంధానించబడి ఉన్నాయి చాలా భిన్నమైన నిల్వ విధానం ఏమిటి నిల్వ యంత్రాంగాలు ఎలా పనిచేస్తాయో మనము పూర్తిగా అర్థం చేసుకోవలసిన అవసరం లేదు కానీ దానిలోని కొన్ని లక్షణాలతో మీకు తెలిసి ఉంటే అప్పుడు మీరు తిరిగి పొందే ప్రక్రియలో కూడా మీకు శిక్షణ ఇవ్వవచ్చు మన దీర్ఘకాలిక నిల్వలో ఉన్న మొత్తం లేదా దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ప్రపంచం గురించి మన దృక్పథాన్ని మరియు అది ఎలా పనిచేస్తుందో అదే మనం కాబట్టి మనమే మన దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో ఈ మొత్తం నిర్మాణాన్ని కాగ్నిటివ్ బిలీఫ్ సిస్టం అంటారు దీర్ఘకాలిక నిల్వ నుండి ఉత్పన్నమయ్యే ఆలోచనలు మరియు అవగాహన ఎందుకంటే మనకు వివిధ సమయాల్లో అనుభవాలు ఉన్నాయి మరియు మన అనుభవం కూడా వైవిధ్యంగా ఉంటుంది కానీ అవన్నీ ఏదో ఒకవిధంగా వ్యక్తులలో కలిసిపోతాయి వాటిని చాలా రకాలుగా కలపవచ్చు మరియు అందువల్ల దీర్ఘకాలిక నిల్వ నుండి లేదా వ్యక్తిగత వస్తువుల మొత్తం కంటే ఎక్కువ ఉత్పన్నమయ్యే ఆలోచనలు మరియు అవగాహన మనము మరిన్ని వస్తువులను కూడబెట్టుకుంటూ ఉంటే సాధ్యమయ్యే కలయికల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది అది దాని స్వభావం అది ఏమిటో తిరిగి తనిఖీ చేద్దాం అక్కడే మనము పిలుస్తున్నాము ఈ మొత్తం త్రిభుజం మనం లాంగ్ టర్మ్ స్టోరేజ్ ను ఉంచాము కానీ అది కూడా ప్రతికూలంగా ఉంటుంది ఈ కర్వ్ ను కూడా మార్చవచ్చు సెల్ఫ్ కాన్సెప్ట్ గత అనుభవాల ద్వారా రూపొందించబడింది ప్రజలు తమకు విజయవంతం చేసిన అభ్యాస కార్యకలాపాల్లో పాల్గొంటారు మరియు వైఫల్యాలను సృష్టించిన వాటిని నివారించండి ఉదాహరణకు కొన్ని విషయాలలో మీరు పేలవంగా చేశారని అనుకుందాం మరియు మీకు దానితో భయంకరమైన అనుభవం ఉంది మరియు ఆ కోర్సును అనుసరించే కొనసాగింపు కోర్సు స్పష్టంగా మీరు దానిలో సమర్థవంతంగా పాల్గొనలేరు ఎందుకంటే మీకు ఇప్పుడు ఆ ప్రత్యేక విషయం గురించి ప్రతికూల భావన ఉంది ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ తనతో లేదా ఆమెతో తీసుకెళ్లాలని కోరుకుంటాడు మరియు వ్యక్తిగత విద్యార్థుల సెల్ఫ్ కాన్సెప్ట్ లకు సున్నితంగా ఉండాలి క్రొత్త సమాచారానికి అభ్యాసకుడు ఎంత శ్రద్ధ చూపుతాడో సెల్ఫ్ కాన్సెప్ట్ నిర్ణయిస్తుంది ఇంజనీరింగ్ కళాశాల లేదా ఉన్నత విద్యా స్థాయిలో కూడా ఇది గుర్తుంచుకోవాలి అవమానించడం ఇబ్బంది పెట్టడం తిరస్కరించడం మరియు శిక్షించే ఉపాధ్యాయుడి సామర్థ్యం గ్రహించిన ముప్పు మీరందరూ ఉపాధ్యాయుల అనుభవం కలిగిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మరియు వారికి అద్భుతమైన సామర్థ్యం ఉంది కొంతమంది దురదృష్టవశాత్తు దానిని ఏ కారణాలకైనా ఉపయోగించుకుంటారు కాని విద్యార్థులు దీనిని ఎల్లప్పుడూ గ్రహించిన ముప్పుగా చూస్తారు ఇది ముప్పు అయినప్పుడు ఉపాధ్యాయుడు చేయాల్సిన పనిని వారు గ్రేడింగ్ చేయడం కూడా బహుమతి ప్రక్రియగా కాకుండా శిక్షార్హమైనదిగా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన స్థాయిలో ముప్పు ఉండటం గుర్తుంచుకోవలసిన అభ్యాసానికి ఆటంకం కలిగిస్తుంది ఉపాధ్యాయులు బెదిరింపులను నివారించడం ద్వారా వారి తరగతి గదులను మంచి అభ్యాస వాతావరణంగా మార్చవచ్చు చిన్న బెదిరింపు కూడా ఒక విద్యార్థి తాను దానిని ముప్పుగా చూస్తానని భావిస్తాడు మరియు అది జరిగే అభ్యాసంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులను బెదిరింపులకు గురిచేయకుండా చూసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన పాఠం మేము భావం మరియు అర్ధం గురించి మాట్లాడాము మీరు దానిని అనుభవించి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను విద్యార్థులు ప్రదర్శించిన వాటిని అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది కాని వారికి దానితో అర్థం లేదు ఎక్సర్సైజస్ ద్వారా పంపవచ్చు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతాము అది మాకు చాలా ఇన్పుట్ అవుతుంది తరువాతి యూనిట్లో మెదళ్ళు ఎలా నేర్చుకుంటాయో నేర్చుకోవడం మరియు నిలుపుకోవడంలో మెదడును సులభతరం చేసే బోధనా పద్ధతుల గురించి మాట్లాడతాము